నమస్తే నేటి ఉపన్యాసంలో మనము అకౌంటింగ్ చరిత్ర లేదా పరిణామక్రమాన్ని గురించి చర్చిస్తాము గత ఉపన్యాసంలో అకౌంటింగ్ స్టాండర్డ్స్గా ప్రామాణీకరించబడిన అకౌంటింగ్ యొక్క వివిధ అంశాలు మరియు సూత్రాలను మనము అర్థం చేసుకున్నాము ఈ రోజు అకౌంటింగ్ ఎలా ఉద్భవించిందో చూద్దాం ఇప్పుడు అకౌంటింగ్ లేదా బుక్ కీపింగ్ యొక్క భావనతో సంబంధం కలిగి ఉంటుంది గత ఉపన్యాసంలో మనము అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటాము ఇప్పుడు మీకు ఆ కాలంతో సంబంధం ఉన్న ఏదైనా పండుగ గుర్తుందా ప్రభుత్వాలు మరియు వ్యాపారులు దాదాపు ప్రాచీన కాలం నుండి వారి ఆర్ధిక లావాదేవీలను మరియు పద్దులను నమోదు చేయడానికి అకౌంటింగ్ను ఉపయోగిస్తున్నారు మరియు చోపాడి అంటే ఖాతాల పుస్తకాలను సూచిస్తాయి మరియు ప్రతి సంవత్సరం పాత చోపాడీలు మూసివేయబడతాయి మరియు కొత్త చోపాడిలు తెరవబడతాయి మీలో చాలా మంది దీనిని సరిగ్గా ఊహిస్తున్నారని లేదా గుర్తు తెచ్చుకున్నారని నేను భావిస్తున్నాను దీనిని లక్ష్మీ పూజ అని పిలుస్తారు మరియు దీపావళి జరుపుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన కారణం ఇప్పుడు లక్ష్మీ పూజ అనేది పాత పుస్తకాలను మూసివేసి మరుసటి రోజు కొత్త పుస్తకాలు లేదా చోపాడీలను పూజించి తెరవబడే పవిత్రమైన రోజు భారతీయ సంప్రదాయంలో అకౌంటింగ్ కాలం అనే భావన ఎంత దృడంగా మూలమైపోయిందో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది చాలా సాంప్రదాయ ఛాయాచిత్రం ఇక్కడ చోపాడీలను ఎలా ఆరాధించేవారో మరియు తరువాత దీపావళి సందర్భంగా కొత్త చోపాడీలు ఎలా ప్రారంభించేవారో మీరు చూడవచ్చు ఇది పాత కాలంలో అకౌంటింగ్ ఎలా జరిగేదో ఆ నివేదికలు ఎలా ఉండేవో తెలిపే ఛాయాచిత్రం అనేక భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడిన అనేక ఆర్థిక సాధనాల గురించి ముఖ్యంగా హుండిల గురించి కూడా మనము ఇక్కడ చూడవచ్చు మరియు అవి నగదు బదిలీ కోసం విస్తృతంగా ఉపయోగించబడ్డాయి ఇక్కడ కొన్ని హుండిల ఛాయాచిత్రాలను మీరు చూడవచ్చు మీలో చాలా మంది కౌటిల్య అర్ధశాస్త్రం గురించి విని ఉంటారు కౌటిల్యుని అర్ధశాస్త్రం అకౌంటింగ్ యొక్క నియమాలను చక్కగా నమోదు చేసింది కౌటిల్యుని చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు అతను రాజనీతిజ్ఞుడు ఆర్థికవేత్త మరియు ఆధ్యాత్మిక గురువు అతని కాలం క్రీ పూ 4 వ శతాబ్దం కౌటిల్యుడు బుక్ కీపింగ్ మొదలైన అకౌంటింగ్ సిద్ధాంతాలను చాలా చక్కగా ఆ కాలంలోనే సూచించాడు అతను అకౌంటింగ్ను ఆర్థిక శాస్త్రంలో అంతర్భాగంగా భావించాడు మరియు భారతదేశంలోని వివిధ రాజ్యాలు 15 వ శతాబ్దం వరకు అంటే వలసరాజ్యాల పాలన రాకముందు వరకు అతని యొక్క శాస్త్రాలను మరియు సిద్ధాంతాలను ఉపయోగించాయి ఆర్థిక సంస్థలలో అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యతను అతను గుర్తించాడు మరియు వనరులను సమర్థవంతంగా కేటాయించటానికి ఆర్థిక పనితీరునుపరిస్థితిని సరిగ్గా కొలవడం చాలా అవసరమని అతను గ్రహించాడు అతను అకౌంటింగ్ యొక్క విస్తృత పరిధిని పేర్కొన్నాడు మరియు దాని సరైన లక్ష్యం కోసం వివరణ మరియు అంచనాను పరిగణించాడు ఇప్పుడు ఆర్థిక సమాచారాన్ని నమోదు చేయడానికి మరియు వర్గీకరించడానికి అకౌంటింగ్ నియమాలు ఇవ్వబడ్డాయి ఇది స్వతంత్రంగా ఉండాల్సిన తనిఖీ స్వాతంత్రం కోసం ఈ రెండూ ఉద్దేశపూర్వకంగా వేరు చేయబడ్డాయి కాబట్టి అకౌంటింగ్ యొక్క జవాబుదారీతనం పెరిగింది స్పెషలైజేషన్ తీసుకురాబడింది మరియు ఈ రెండు కార్యాలయాలను వేరు చేయడం వలన ఆసక్తి వలన కలిగే సంఘర్షణ యొక్క పరిధి గణనీయంగా తగ్గింది నిబంధనల యొక్క స్పష్టత స్థిరత్వం మరియు పరిపూర్ణత మంచి అకౌంటింగ్ పద్ధతి అమలుకు కీలకం మరియు చాలా అవసరం కానీ మోసపూరిత అకౌంటింగ్ను తొలగించడానికి ఇవి మాత్రమే సరిపోవు కౌటిల్యని అర్ధశాస్త్ర ఖాతాల నిర్వహణ ప్రకారం ఆర్థిక సంవత్సరం నిర్ణయించబడింది మరియు ఖాతాల మూసివేత మరియు తనిఖీ యొక్క పూర్తి ప్రక్రియ కూడా ప్రస్తావించబడింది ఇది వివిధ విభాగాల ఖాతాలను ఏకీకృతం చేసే పద్ధతిని సూచిస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో మనకు చాలా విభాగాలు ఉంటాయి మరియు రాజ్యం కోసం లేదా దేశంరాష్ట్రం యొక్క పూర్తి ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం కోసం వాటిని సరిగ్గా ఏకీకృతం చేయడం అవసరం ఇప్పుడు అకౌంటెంట్లు పూర్తి చేసిన ఖాతాలను ప్రధాన కార్యాలయానికి ఇవ్వవలసి ఉంది కౌటిల్యని అర్థ శాస్త్రం ప్రకారం నగదు రాబడి కు వ్యత్యాసాన్ని వివరించాడు అతను రిస్క్ వసూలు చేయాలని కూడా సూచించాడు ఖర్చువ్యయం అని పిలుస్తారు నిర్మాణంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని ఆయన నొక్కి చెప్పారు ఎందుకంటే భవిష్యత్తులో అది మంచి లాభాన్ని కలిగిస్తుంది అని ఆయన భావించారు ఇది పురోగతిలో ఉన్న పనిని తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అప్పుడు గణకుల కు మంచి జీతాలు చెల్లించాలని సూచించాడు ఎందుకంటే అధిక ఆదాయం వారిని నైతికంగా ఉంచుతుంది అని ఆయన భావించాడు ఎందుకంటే వారికి మంచి జీతం ఇవ్వకపోతే వారు మోసానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీలో చాలా మంది అకౌంటెంట్లుగా ఉద్యోగం చేయాలని ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నాను కౌటిల్యుని సూత్రాల ప్రకారం ఆడిటర్లు మరియు అకౌంటెంట్ల జీతం చాలా ఉన్నత స్థాయిలో ఉంటుందన్న విషయం తెలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు చాలా ముఖ్యమైన మరియు మనోహరమైన విషయం ఏమిటంటే కార్యాలయాలను రెండుగా అంటే ట్రెజరీ మధ్య ఆసక్తి యొక్క సంఘర్షణను నివారించవచ్చు ఆర్థిక విభాగాధిపతి మరియు తనిఖీ విభాగాధిపతి విడిగా మరియు స్వతంత్రంగా రాజుకు నివేదించాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు ఈ రెండింటి మధ్య ఘర్షణ సాధ్యమయ్యే అవకాశం ఉందని అతను గుర్తించాడు భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వంలో కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఆడిట్ పూర్తిగా వేరుగా ఉండాలి మరియు ఆడిటర్లకు స్వతంత్ర స్థానం ఉండాలి తద్వారా వారు నేరుగా CEO కి లేదా బోర్డుకి నివేదించవచ్చు కౌటిల్యుడు నైతిక సంస్కృతిని నిర్మించడాన్ని గణనీయంగా నొక్కిచెప్పారు ఎందుకంటే అందులో నైతికత లేకపోతే మనము ఏ నియమాలు చేసినా ప్రజలు వివిధ రకాల మోసాలు చేయడానికి మార్గాలు మరియు దారులను కనుగొనే అవకాశం ఉంది కౌటిల్యుడు వ్యక్తుల యొక్క యోగ్యత వ్యక్తిగత విలువలను ప్రతిబింబిస్తుందని మరియు నైతిక విలువ అభ్యాసం బాల్యం నుండే ప్రారంభం కావాలని భావించాడు అంతేకాక వయోజన నైతిక ప్రవర్తన వృత్తిపరమైన నైపుణ్యం వలె ముఖ్యమైనది అని కూడా అభిప్రాయపడ్డాడు ఎందుకంటే మోసాలు జరగకుండా లేదా సరికాని ప్రవర్తన జరగకుండా చూసేందుకు నైపుణ్యం ఒక్కటే సరిపోదు అని ఆయన భావన రాజ్యంలో నైతిక వాతావరణాన్ని నిర్మించే చర్యలను ఆయన ప్రతిపాదించారు అయినప్పటికీ అతను ఆచరణాత్మకమైనవాడు కావున అవినీతి సామర్థ్యాన్ని గుర్తించాడు అకౌంటింగ్లో అధికారాన్ని దుర్వినియోగం చేయడం మరియు మోసపూరిత నమోదు కారణంగా ఆర్థిక నివేదికలను తప్పుగా పేర్కొనడం గురించి కౌటిల్యుడు ప్రస్థావించాడు నియమాలు మరియు నిబంధనలను పాటించడాన్ని నిర్ధారించడానికి అతను బహుమతి మరియు శిక్ష తో కూడిన వ్యవస్థను రూపొందించాడు ఖాతాల ధృవీకరణ మరియు ఆడిటింగ్ కి సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఆవర్తన తనిఖీ వోచింగ్ అంటే సాక్ష్యాల యొక్క ధృవీకరణ అనే భావన ప్రాచీన కాలంలో కూడా ఉంది ప్రతిరోజూ తనిఖీలు మరియు ఐదు రోజులకు పక్షాలుకు నెలకు నాలుగు నెలలుకు మరియు సంవత్సరానికి క్రమానుగతంగా తనిఖీలు చేయబడేవి ఆదాయాన్ని మరియు చెల్లింపు వోచర్ల ను ధృవీకరించడానికి ఈ రోజుల్లో ఉపయోగించే పద్ధతులు మరియు లక్షణాలు ఆ కాలంలో కూడా ఉపయోగించబడ్డాయి ఆసక్తికరంగా ప్రతి విభాగానికి సమాచారం అందించడానికి మరియు ఉన్నతాధికారులకు తప్పులను నివేదించడానికి గూడచారులు ఉండేవారు కావున దిగువ స్థాయిలో ఏమి జరుగుతుందో గూడచారుల ద్వారా ఉన్నతాధికారులకు నేరుగా నివేదించబడేది మోసపూరిత లావాదేవీలను కనిపెట్టడానికి మరియు ఆర్థిక నివేదికలను తప్పుగా చెప్పినందుకు అకౌంటెంట్లను శిక్షించడానికి సమగ్రమైన ప్రక్రియ ఉండేది ఇదంతా పురాతన భారతదేశం గురించి ఇక్కడ అకౌంటింగ్ చాలా బాగా అభివృద్ధి చెందింది కానీ పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే పాశ్చాత్య దేశాలు అకౌంటింగ్ లో చాలా కాలం తరువాత అభివృద్ధి చెందాయి 1445 లో ఇటలీకి చెందిన లూకా ప్యాచౌలి పాసియోలీ ఆధునిక అకౌంటింగ్ యొక్క తండ్రిగా పరిగణించబడ్డాడు ఎందుకంటే అతను అకౌంటింగ్ యొక్క మొదటి ఆధునిక పాఠ్యపుస్తకాన్ని ప్రచురించాడు అప్పుడు ప్రభుత్వాలు మరియు వ్యాపారులు చాలా కాలం నుండి లావాదేవీల వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ఏదేమైనా పాసియోలీ దానిని తన పుస్తకంలో పొందుపరిచి మరియు దానిని నిర్వహించిన తరువాత మాత్రమే ఈ వ్యవస్థ ముఖ్యంగా ఐరోపాలో వ్యాపారులకు ఒక ప్రమాణంగా మారింది మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే పురాతన భారతదేశం లో వాడిన అకౌంటింగ్ వ్యవస్థ వివరణాత్మకంగా ఉండేదా ఎందుకంటే కౌటిల్యుని అర్థశాస్త్ర ప్రకారం మనం చూసిన అకౌంటింగ్ అటువంటి వివరణాత్మక వ్యవస్థను కలిగి ఉండి అభివృద్ధి చెందిన వాణిజ్యానికి చాలా అనువుగా ఉండేది కావున వ్యాపారం వాణిజ్యం అమ్మకాలు కొనుగోళ్లు మరియు పరిశ్రమలు అన్నీ ప్రాచీన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందాయని మనం చూడవచ్చు BoP మిగులు చాలా ఎక్కువగా ఉండేది ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మిగులు ఇది బంగారం కదలిక ద్వారా తనిఖీ చేయవచ్చు ఎందుకంటే భారతదేశానికి చాలా బంగారం బదిలీ అయిన దాఖలాలు మరియు సందర్భాలు అందుబాటులో ఉన్నాయి మరియు వాణిజ్య సంబంధమైన సముద్రయానం యొక్క పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం జరిగేది అది కూడా లిఖితపూర్వకంగా అందుబాటులో ఉంది ఇప్పుడు పురాతన కాలంలో భారతీయ వ్యాపారం అంటే భారత ఉపఖండంలోని వ్యాపారవేత్తలు చాలా పురాతన కాలం నుండి కార్పొరేట్ రూపాన్ని ఉపయోగించేవారు మరియు కార్పొరేట్ రూపాన్ని శ్రీని కంటే చాలాకాలం ముందు నుంచే భారతీయ వాణిజ్యవేత్తలు కార్పొరేట్ రూపాన్ని ఉపయోగించారు అనడానికి ఆధారాలను అందిస్తుంది వాస్తవానికి ప్రాచీన భారతదేశంలో శ్రీని యొక్క వాడకం ఉండేది అప్పటి సంస్థల నిర్మాణం పరిపాలన నియంత్రణ శైలి పరిశీలిస్తే అవి ఆధునిక సంస్థలకు చాలా సారూప్యతలను కలిగి ఉన్నాయని మనము కనుగొనవచ్చు భారతదేశంలో కార్పొరేట్ రూపం యొక్క ఆర్ధిక చరిత్ర పై ప్రొఫెసర్ విక్రమాదిత్య ఖన్నా ఒక వివరణాత్మక పుస్తకాన్ని ప్రచురించారు ఈ సమాచారం ఆ పుస్తకం నుంచి గ్రహించబడినది ప్రపంచ ఆర్థిక చరిత్ర గురించి మనకు ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కాబట్టి పాల్ బైరోచ్ కూడా దీని గురించి మరింత వివరణాత్మకంగా తన గ్రంథంలో పేర్కొన్నాడు ప్రపంచ ఆర్థిక చరిత్ర గురించి ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు అంగస్ మాడిసన్ బాధ్యత వహించారు ఇది OECD అభివృద్ధి అధ్యయనాల కేంద్రానికి సంబంధించినది ఇప్పుడు ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంగస్ మాడిసన్ యొక్క లిఖితపూర్వక ప్రాజెక్టులో 32 9 శాతంగా ఉంది 1000 వ సంవత్సరం లో ఇది 28 9 శాతం మరియు 1700 సంవత్సరం లో 24 శాతం వరకు ఉంది కాబట్టి ప్రపంచంలో భారతదేశం మరియు చైనా ఆధిపత్య ఆర్థిక వ్యవస్థలు అని మీరు సులభంగా చూడవచ్చు పశ్చిమ ఐరోపా మరియు యుఎస్ వంటి ఇతర దేశాలు చాలా తరువాత వచ్చాయి దీనినే మనము ఇక్కడ స్లైడ్ లో చూడవచ్చు కాబట్టి నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే భారతదేశానికి జిడిపి రూపంలో కూడా చూడవచ్చు దీనితో మన చర్చను కాస్త ఆపుతాము